మనం ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్లతో కొంచెం సమయం గడిపాము కాని మనము అక్కడ నుండి కొన్ని సూత్రాలను సాధారణీకరిస్తాము ఇది అధిక ఆర్డర్ గల సర్క్యూట్లకు వర్తిస్తుంది మనము ఇప్పటివరకు సెట్ చేసిన సర్క్యూట్ లను ఒకే కెపాసిటర్ లేదా ఒకే ఇండక్టర్తో విశ్లేషించవచ్చు మరియు మనం ఒక కెపాసిటర్ లేదా ఇండక్టర్ ని పరిగణించాము మూలం శూన్యం గా ఉండటంతో సోర్స్ నల్గా ఉండటం కారణంగా మనము అన్ని సమాంతర శ్రేణి కలయికలను చేశామని అనుకుందాం సమర్థవంతంగా ఒకే కెపాసిటర్ లేదా ఒకే ఇండక్టర్ను పొందుతాము ఇది మొదటి ఆర్డర్ సర్క్యూట్ కాబట్టి ఇప్పుడు మన వద్ద ఉన్నదానితో విశ్లేషించవచ్చు కెపాసిటర్ లేదా ఇండక్టర్ యొక్క టెర్మినల్స్ అంతటా థెవెనిన్ రెసిస్టెన్స్ ను కనుగొనడం ద్వారా మనం కనుగొనగలిగే ఒక సమయ స్థిరాంకంఉంటుంది ఇప్పుడు మనం ఇప్పటివరకు చేయనిది ఏమిటంటే ప్రేరకాలు మరియు కెపాసిటర్లు రెండింటినీ కలిపి ఉంచడం కాబట్టి మనం అలా చేసి ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి ఇప్పటివరకు మనకి రెసిస్టర్ మరియు ఇండక్టర్లు లేదా రెసిస్టర్లు మరియు కెపాసిటర్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మనకు అంతా కలిసి ఉన్నాయి ఇప్పుడు మనకు లూప్లో కొంత కరెంట్ ఉంది మనం సర్క్యూట్ను ఎంచుకున్న మార్గం మూడు మూలకాలను ను సిరీస్ లో ఉంచాము కానీ ఇలా అవసరం లేదు మనం దాన్ని వివిధ మార్గాల్లో కలిగి ఉండగలము మరియు మనకు లూప్ కరెంట్తో ఒకే లూప్ ఉంది మరియు మనకు అనే వేరియబుల్స్ VR VL మరియు VC ఉన్నాయి కాబట్టి మొదట VC పరంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని వ్రాసి అలా చేయండి విద్యార్థి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తీసుకుంటే మీ సమాధానాన్ని మేము పొందిన దానితో పోల్చవచ్చు మీరు రెండవ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పొందుతారు ఇది విద్యార్థి LC x d2 VC dt2 RC d2 VC dt2 VC V S కాబట్టి మీరు దాన్ని పొందుతారు మరియు మనం చేసేదంతా ఈ లూప్ చుట్టూ KVL ని వ్రాయాలి VR VL VC VS మరియు తరువాత VC పరంగా VR మరియు VL ను వ్యక్తపరచండి ఇది VR C × dvcdt కరెంట్ మరియు × R అనేది రెసిస్టర్ అంతటా వోల్టేజ్ మరియు దాని యొక్క ఈ L ×d VL dt దాని కోసం మనం VR లేదా V L పరంగా సర్క్యూట్ కోసం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని వ్రాయవచ్చు VR పరంగా ఇది ఏమిటి మనకు ఏమి లభిస్తుంది విద్యార్థి దయచేసి మళ్ళీ VR పరంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని తీసుకోండి మరియు మనం పొందిన దానితో పోల్చండి మనకు ఎడమ వైపున సరిగ్గా అదే టర్మ్ లను పొందుతాము ఎందుకంటే సర్క్యూట్ సమయం కి సంబంధించి LC × dt2 VR dt2 RCdVR dt VR RC d VS dt ఎప్పటిలాగే మనకు అదే హోమోజీనియస్ భాగం ప్రశ్నగా పొందుతాము కాబట్టి మార్చబడిన కుడి వైపు మాత్రమే మరియు మనకు దీన్ని చేస్తే మనము VL కి ప్రయత్నిస్తే మనకు మళ్ళీ అదే విషయాన్ని పొందుతాము అంటే ఎడమ భాగం ఒకటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మరియు కుడి వైపు భిన్నంగా ఉంటుంది కాబట్టి వాస్తవానికి దీని అర్థం ఏమిటంటే న్యాచురల్ రెస్పాన్స్ సర్క్యూట్లోని ఏ పరిమాణానికైనా ఒకే రూపాన్ని కలిగి ఉంటుంది మరియు దానిని మనం కూడా వ్రాయవచ్చు ఇది కూడా చాలా సులభం కేవలం I VR R కాబట్టి దీన్ని R ద్వారా భాగిస్తే మనం y పరంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని పొందుతాము కాబట్టి ఇది సర్క్యూట్ను నియంత్రించే డిఫరెన్షియల్ ఈక్వేషన్ మరియు ఎప్పటిలాగే మొదట మనం న్యాచురల్ రెస్పాన్స్ ను లేదా హోమోజీనియస్ ఈక్వేషన్ కి పరిష్కారాన్ని కనుగొంటాము మరియు అది ఏమిటి మనము ఏమి చేయాలి VS ను 0 కి సెట్ చేయండి కాబట్టి మనకు విద్యార్థి LC × d2 VC dt2 RC d VC dt VC 0 దీని ప్రతిస్పందన రూపం ఏమిటి ఎక్స్పోనెన్షియల్ నా ఉద్దేశ్యం ఏదైనా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఇది స్టాండర్డ్ సొల్యూషన్ ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ యొక్క డెరివేటివ్ ఎక్స్పోనెన్షియల్ కాబట్టి మనము ఎన్ని డెరివేటివ్ లను కలిపి సంకలనం చేస్తాము ఇవన్నీ సమయం యొక్క ఫంక్షన్ గా కొంత ఎక్స్పోనెన్షియల్ ని కలిగి ఉంటాయని మనం ఆశించాము కాబట్టి అన్ని కోయఫిషియన్ట్ ను తగిన విలువలలో కలిగి ఉంటే మనం రద్దు చేస్తాము కాబట్టి మనం VC ఏదో అని అనుకుంటే అంటే ఇక్కడ p × t మరియు డైమెన్షన్ సరిగ్గా ఉంచడానికి మనం V0ను ఉపయోగిస్తాము కానీ అది ఎక్కడైనా రద్దు అవుతుంది కాబట్టి మన దగ్గర ఏమి ఉంది మొదటి పదం ఏమిటి విద్యార్థి మనం ఈ VC ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి ప్రత్యామ్నాయం చేస్తే ఇది జరగబోయే ఏకైక మార్గం ఆ ఈక్వేషన్ 0 ఉంటే మనం ఈ రకమైన పనులు చేశామని అనుకుంటున్నాము దీనిని డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ సమీకరణం అని అంటారు మనము మొదటి ఆర్డర్ సర్క్యూట్ కోసం దీన్ని చేసినప్పుడు దీన్ని నేరుగా చేయలేదు మనము ఒక హోమోజీనియస్ సమీకరణాన్ని పొందడానికి వేరియబుల్స్ మార్చాము మరియు అక్కడ నుండి మనకు సమాధానాలు వచ్చాయి కానీ సరిగ్గా అదే విధానం పని చేస్తుంది ఆ సందర్భంలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏమిటి విద్యార్థి RC x dVC dt VC 0 ఇది హోమోజీనియస్ సమీకరణం మరియు VC V 0 e p t అని మనం అనుకుంటే RC × p 1 V 0 ept 0 ను పొందుతాము కాబట్టి P విలువలు ఈ మొత్తానికి సమానంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సంతృప్తి పరుస్తుంది స్పష్టంగా p 1 RC p యొక్క కొలతలు ఏమిటి ept అంటే ఎక్స్పోనెన్షియల్ యొక్క ఆగ్మెంట్ డైమెన్లెస్గా ఉండాలి కాబట్టి p × t పరిమాణం లేనిది p అనేది ఫ్రీక్వెన్సీ కాకాబట్టి మనం క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ పరిష్కరిస్తే ఎక్స్పోనెన్షియల్ యొక్క ఫ్రీక్వెన్సీని పొందుతాము కాబట్టి ఈ విధంగా ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది మనకు రెండు పరిష్కారాలు లభిస్తాయి మరియు పరిష్కారాలు ఏమిటి కాబట్టి ఈ భాగం 0 కి సమానంగా ఉండాలి కాబట్టి 2 p వద్ద ఏదైనా విద్యార్థి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనకు ప్రామాణిక పరిష్కారం లభిస్తుంది ఇది RC ± √RC ² 4 × LC 2 × LC దీనిని R 2 L± √R 2 L ² 1 LC గా వ్రాయవచ్చు కాబట్టి మనము దానిని ఏ రూపంలోనైనా వ్రాయవచ్చు కాబట్టి p కి రెండు విలువలు ఉన్నాయి ఇది సంతృప్తికరంగా ఉంది న్యాచురల్ రెస్పాన్స్ సర్క్యూట్ కోసం రెండు సహజ రీతులు ఉన్నాయి కాబట్టి p 1 మరియు p 2 మరియు రెండిటికీ సాధ్యమయ్యే ep 1 t మరియు e p 2 t మరియు రియల్ న్యాచురల్ రెస్పాన్స్ 2 యొక్క కొన్ని లీనియర్ సిస్టమ్ అవుతాయి ఎందుకంటే రెండిటికి సాధ్యమైన పరిష్కారం యొక్క లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కోసం ఏదైనా లీనియర్ సిస్టమ్ కూడా ఒక పరిష్కారం అవుతుంది కాబట్టి సాధారణంగా a1 ep 1 t a 2 e p 2 t ఈ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లకు పరిష్కారాలు అయితే మీరు a1 మరియు a2 ఇన్షియల్ కండిషనర్ ని ఎలా కనుగొంటారు మనకు మరింత తనిఖీ చేయవలసిన కొన్ని షరతులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు క్వాడ్రాటిక్ సమీకరణాలు ఉన్నాయి కాబట్టి రూట్స్ కు గల అవకాశాలు ఏమిటి కాబట్టి p 1 మరియు p2 రెండూ రియల్ మనకు ఈ రెండు విలక్షణమైన ఎక్స్పోనెన్షియల్లను పొందినట్లయితే ఆ సందర్భంలోనే పరిష్కారం వస్తుంది మరియు మనకు ఇన్షియల్ కండిషన్ నుండి a1 మరియు a2 ను కనుగొంటాము ఆపై p 1 మరియు p 2 సేమ్ మరియు రియల్ మరియు చివరకు p1 మరియు p2 సంక్లిష్టంగా ఒకదానికొకటి కాంజుగేట్ గా ఉంటాయి ఇప్పుడు మనకు ఒకదానితో ఒకటి సంక్లిష్టంగా ఉండటానికి p 1 మరియు p2 ను కూడా కలిగి ఉండవచ్చు కాబట్టి p 1 p2 లో ఇది న్యాచురల్ రెస్పాన్స్ మరియు ఇది ఎప్పుడు జరుగుతుంది RC² 4 LC అయినప్పుడు లేదా మరో మాటలో చెప్పాలంటే R ² 4 LC సాధారణంగా అవి రెండు వివరణలు విద్యార్థి సర్ న్యాచురల్ రెస్పాన్స్ లో ఇప్పుడు మనకు p 1 మరియు p 2 రియల్ మరియు ఒకేలా ఉన్నప్పుడు ఇతర కేసులను కూడా పరిగణించాము మరియు ఒకదానికొకటి కాంప్లెక్స్ కాంజుగేట్ గా ఉన్న ఈ సందర్భాన్ని కూడా పరిగణించాము మరొక ఉపన్యాసంలో మొదట రెండవ ఆర్డర్ వ్యవస్థను రెండు మొదటి ఆర్డర్ వ్యవస్థల యొక్క క్యాస్కేడ్ అని పరిగణించాము మరియు ఈ సమస్యలకు తిరిగి రండి ఎందుకంటే ఇది పరిష్కారాలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది